రింగ్ హోమోమార్ఫిజమ్ల గురించి మన అధ్యయనాన్ని కొనసాగిద్దాం మనము రింగ్ హోమోమార్ఫిజమ్ల యొక్క కొన్ని ముఖ్యమైన ఉదాహరణలను నిర్వచించాము మరియు పరిశీలించాము ఇప్పుడు నేను హోమోమార్ఫిజమ్లను రింగ్ చేయడానికి అనుబంధిత విషయాల గురించి మాట్లాడటం ప్రారంభించబోతున్నాను మనం ప్రారంభిద్దాం మనం ఇప్పుడు రింగ్ హోమోమోర్ఫిజం యొక్క కెర్నల్ గురించి మాట్లాడటం చర్చించబోతున్నాము గ్రూప్ థియరీ నుండి మీ అందరికీ తెలుసు మరియు మీరు గ్రూప్ హోమోమార్ఫిజమ్ల గురించి తెలుసుకున్నప్పుడు అందులో గ్రూప్ హోమోమార్ఫిజం యొక్క కెర్నల్ అని పిలువబడే అంశం ఉంది మనం ఇప్పుడు దానిని చూద్దాము హోమోమార్ఫిజం యొక్క కెర్నల్ను చూద్దాం నిర్వచనం సరిగ్గా అదే కాబట్టి దీనికంటే ముందు నేను మీకు ఒక అభ్యాసము ఇస్తాను ఇది మనము ఇంతకు ముందు మా లెక్కలలో చేసాము కాబట్టి R R ǀ అనేది రింగ్ హోమోమార్ఫిజం ఇక్కడ వాస్తవానికి నేను దీన్ని చెప్పడం లేదు కానీ R మరియు R ǀ లు రెండు రింగులు R మరియు R ǀ లు రెండు రింగ్స్ మరియు అనేది హోమోమార్ఫిజం అప్పుడు మీరు కేవలం ని చూస్తే R పై మల్టిప్లికెషన్ నిర్మాణాన్ని మర్చిపోయి R మరియు R ǀ యొక్క అడిటివ్ గ్రూప్ చూడండి మీరు R R ǀని అడిటివ్ గ్రూప్ ఫంక్షన్గా చూస్తే ఇది గ్రూప్ హోమోమార్ఫిజం మీరు మునుపటి వీడియోకి తిరిగి వెళ్లి సంబంధిత భాగాలను చూస్తే దీనికి ప్రూఫ్ కనిపిస్తుంది నిర్వచనం ప్రకారం a b అయితే ఇతర లక్షణాల ద్వారా 0 అనేది 0 కి వెళ్తుంది అని నిర్ధారిస్తుంది దీన్ని తనిఖీ చేయడం కష్టం కాదు ఇది గ్రూప్ హోమోమార్ఫిజం ఇప్పుడు అలా గుర్తుకు తెచ్చుకోండి మీరు అలాచేయడానికి ఈ అభ్యాసము చేయాలి గ్రూప్ హోమోమార్ఫిజం యొక్క కెర్నల్ను గుర్తుకు తెచ్చుకోండి గ్రూప్ హోమోమార్ఫిజం యొక్క కెర్నల్ అంటే ఏమిటి ఇది 0 కు మ్యాప్ చేసే మూలకాల సమితి కెర్నల్ ఎల్లప్పుడూ 0కి మ్యాప్ చేసే మూలకాల సమితి మనము ఇక్కడ అదే నిర్వచనాన్ని ఉపయోగిస్తాము ఇది నిజంగా గ్రూప్ థియరీ ఆబ్జెక్ట్ మనము రింగ్ హోమోమార్ఫిజమ్ల కోసం అదే నిర్వచనాన్ని ఉపయోగిస్తాము యొక్క కెర్నల్ ఇప్పుడు ఇది ఒక ప్రక్కన ఉంది కాబట్టి R R ǀ రింగ్ హోమోమోర్ఫిజమ్ యొక్క కెర్నల్ ని ker ద్వారా సూచించబడుతుంది ఇది నిర్వచనం ప్రకారం R యొక్క అన్ని మూలకాల గ్రూప్ కాబట్టి 0 అవుతుంది కాబట్టి మనం కొంచెం దృష్టి పెడదాం ఏ రకమైన సబ్ సెట్ ఇది R యొక్క సబ్ సెట్ కానీ కెర్నల్ నిజంగా గ్రూప్ హోమోమార్ఫిజం సబ్ సెట్ ఉపయోగించి నిర్వచించబడినందున ఇది సబ్ గ్రూప్ కంటే ఎక్కువ నిజానికి కెర్నల్ అనేది ఒక సబ్ గ్రూప్ R యొక్క అడిషన్ ని చూస్తున్నాము అనే వాస్తవాన్ని నొక్కి చెప్పడం కోసం నేను అడిటివ్ సబ్ గ్రూప్ గా వ్రాయబోతున్నాను కాబట్టి నేను R అని వ్రాసినప్పుడు నేను R యొక్క మల్టిప్లికెషన్న్ని మరచిపోతే అడిటివ్ గ్రూప్ గా చూస్తున్నానని నేను నొక్కి చెబుతున్నాను కాబట్టి ఇది R యొక్క అడిటివ్ సబ్ గ్రూప్ మరియు గ్రూప్ థియరీ లో మనం చేసినది ఇదే కెర్నల్లో 0 ఉంటే మొదటి పాయింట్ కెర్నల్లో 0 ఉంటే నిర్వచనం ప్రకారం a మరియు b కెర్నల్లో ఉంటే కెర్నల్లో a b ఉంటుంది a కెర్నల్ లో ఉంటే a కూడా కెర్నల్లో ఉంది ఇప్పుడు ఇతర లక్షణాలు తో రింగ్ థియరీకి తిరిగి వస్తాము మనము గ్రూప్స్ ని కాదు రింగ్స్ ని చేస్తున్నాము కెర్నల్ ఏ ఇతర లక్షణాలను కలిగి ఉంది కెర్నల్ ఒక సబ్ రింగా ఒక్క సారి ఆలోచించండి కెర్నల్ ఒక సబ్ రింగా అది కాదు ఇది కాదు ఎందుకు కాదు ఎందుకంటే సబ్ రింగ్ అనేది సబ్ సెట్ అని గుర్తుంచుకోండి ఇది స్వయంగా రింగ్ అని గుర్తుంచుకోండి ప్రత్యేకించి అది 1ని కలిగి ఉండాలి కానీ కెర్నల్ 1ని కలిగి ఉంటుందా లేదు కెర్నల్ 1ని కలిగి ఉండదు ఎందుకంటే అంటే ఏమిటి నిర్వచనం ప్రకారం 1మరియు R లో 1 అనేది 0 కాదు ప్రైమ్ అని నేను ఎప్పటిలాగే ఊహిస్తున్నాను R ప్రైమ్ ఎల్లప్పుడూ రింగ్లన్నింటిపై సున్నా కాదని భావించండి కాబట్టి కనీసం రెండు అంశాలు ఉన్నాయి 1 మరియు 0 అవి విభిన్న మూలకాలు కాబట్టి 1 0 కాబట్టి కెర్నల్ అనేది సబ్ రింగ్ కాదు సబ్గ్రూప్ హోమోమోర్ఫిజం యొక్క కెర్నల్తో సారూప్యత సబ్ గ్రూప్ గా ఉండదు ఇది సబ్ రింగ్ కాదు కానీ ఇది అడిటివ్ సబ్ గ్రూప్ గా ఉండటంతో పాటు ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉంటుంది కెర్నల్ ఈ కింది ప్రాపర్టీలని కలిగి ఉంది a అనేది కెర్నల్లో ఉన్నట్లయితే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అది మల్టిప్లికెషన్ లో క్లోజ్ చేయబడింది కానీ బలంగా చెప్పబడినది కెర్నల్లోని రెండిటి మల్టిప్లికేషన్ కెర్నల్లో ఉంటుంది కానీ ఏదైనా గ్రూప్ కెర్నల్లోని ఏదైనా మూలకం యొక్క ప్రోడక్ట్లబ్దము కెర్నల్లో ఉంటుంది ఇది ఎందుకు ఎందుకు దీన్ని తనిఖీ చేయడం చాలా సులభం కాబట్టి కెర్నల్లో ఏదైనా ఉందో లేదో తనిఖీ చేయడానికి దాని ఇమేజ్ 0 అవునా కాదా అని చూడాలి అంటే ఏమిటి అనేది రింగ్ హోమోమోర్ఫిజం యొక్క నిర్వచనం ప్రకారం ఇప్పుడు r అనేది ఆర్బిటరీ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి గురించి మాకు ఏమీ తెలియదు కానీ a కెర్నల్లో ఉందని మాకు తెలుసు కాబట్టి 0 అనేది ఎదో ఒక విలువ కలిగి ఉంటుంది కానీ 0 కానీ 0 0 ఎందుకంటే ఏదైనా విలువ 0 0 కాబట్టి 0 అంటే ra కెర్నల్లో ఉంది కాబట్టి ఇది చాలా బలమైన మల్టిప్లికేటివ్ క్లోసర్ ప్రాపర్టీ కలిగి ఉంది కెర్నల్లో ఏదైనా తీసుకోండి కెర్నల్లో కాకుండా రింగ్లోని ఏదైనా తీసుకోండి కెర్నల్ వెలుపల కూడా ఏదైనా తీసుకోండి వాటి ప్రోడక్ట్ కెర్నల్లో ఉంటుంది కాబట్టి కెర్నల్ క్రింది లక్షణాలను కలిగి ఉంది కాబట్టి కెర్నల్ క్రింది లక్షణాలను కలిగి ఉంది ఒకటి ఇది R యొక్క అడిటివ్ సబ్ గ్రూప్ మరియు రెండవది a కెర్నల్లో ఉంటే r రింగ్లో ఉంటే వాటి ప్రోడక్ట్ కెర్నల్లో ఉంటుంది ఇప్పుడు మనము ఈ ప్రాపర్టీ కలిగి ఉన్న రింగ్ యొక్క సబ్ సెట్ లకు ప్రత్యేక పేరు పెట్టాలనుకుంటున్నాము కాబట్టి కెర్నల్ దాని ప్రత్యేక సందర్భం కాబట్టి కెర్నల్ ఒక ఐడియల్ ఐడియల్ అంటే ఏమిటి ఇది రింగ్ సిద్ధాంతంలో చాలా ముఖ్యమైన పదం కాబట్టి రింగ్స్ మరియు హోమోమార్ఫిజమ్లను నిర్వచించిన తర్వాత తదుపరి ముఖ్యమైన విషయం ఇది కాబట్టి నేను అధికారికంగా నిర్వచనాన్ని వ్రాస్తాను ఇది కేవలం ఒకటి మరియు రెండు లక్షణాలు కాబట్టి R యొక్క ఐడియల్ IR సంతృప్తినిచ్చే సబ్ సెట్ కాబట్టి నేను వ్రాసిన షరతులను సరిగ్గా పునరావృతం చేయబోతున్నాను I అనేది R యొక్క అడిటివ్ సబ్ గ్రూప్ కాబట్టి ప్రత్యేకించి అది ఖాళీగా ఉండదు గుర్తుంచుకోండి 0 తప్పనిసరిగా I లో ఉండాలి మరియు రెండవ విషయం మీరు I యొక్క ఆర్బిటరీ మూలకాన్ని మరియు రింగ్ యొక్క ఆర్బిటరీ మూలకాన్ని తీసుకుంటే వాటి ప్రోడక్ట్ కూడా I లో ఉంటుంది కాబట్టి ఐడియల్స్ ఇవే మరియు హోమోమోర్ఫిజమ్ల కెర్నలు ఐడియల్స్ నిజానికి హోమోమోర్ఫిజమ్ల కెర్నలు లేదా ఖచ్చితంగా ఐడియల్స్ కాబట్టి సాధారణంగా ఏదైనా ఐడియల్స్రింగ్ హోమోమోర్ఫిజానికి తగిన రింగ్ యొక్క కెర్నల్గా గ్రహించవచ్చు ఐడియల్స్ యొక్క అతి ముఖ్యమైన ఉదాహరణలు రింగ్ హోమోమోర్ఫిజమ్ల కెర్నలు కాబట్టి మనము రింగ్ హోమోమోర్ఫిజం యొక్క కెర్నల్ యొక్క నిర్వచనంతో ప్రారంభించాము మరియు అది సబ్ రింగ్ కాదని మనము గమనించాము కానీ దానిని ఇప్పుడు మనం ఐడియల్ గా పిలుస్తాము ఐడియల్స్ గురించి మరింత అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలను చూద్దాం రింగ్ హోమోమార్ఫిజం మనం ఇంతకు ముందు Z నుండి Z 4 Z Z మాడ్ 4 Z వరకు చూసాము దీని కెర్నల్ ఏమిటి కెర్నల్ అనేది అన్ని ఇంటిజర్స్ అని నేను క్లెయిమ్ చేస్తున్నాను కెర్నల్ ఈ సందర్భంలో Z డొమైన్ యొక్క సబ్ గ్రూప్ అని గుర్తుంచుకోవాలి కాబట్టి అనేది Z mod 4 Z యొక్క 0 మూలకం ఇది మన సంజ్ఞామానంలో అన్ని ఇంటిజర్స్ కి 0 కాబట్టి ఇది ఖచ్చితంగా 4Z ఇది కేవలం 4 యొక్క అన్ని మల్టిపుల్స్ కాబట్టి ఈ హోమోమార్ఫిజం కింద Z లోని మూలకం 0కి వెళ్లినప్పుడు ఈ మ్యాప్ nని n కి పంపుతుందని గుర్తుంచుకోండి కాబట్టి n తప్పనిసరిగా 0 అయి ఉండాలి కాబట్టి n తప్పనిసరిగా 0 అయి ఉండాలి అంటే n తప్పనిసరిగా 4 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి కాబట్టి కెర్నల్ ఖచ్చితంగా 4 యొక్క మల్టిపుల్ మనం చూసిన మరొక ఉదాహరణ 2 Zx Z వరకు అని చెప్పండి కాబట్టి ఇది ప్రత్యామ్నాయ మ్యాప్ ప్రత్యామ్నాయం గుర్తు 2 అనేది మనం చూశామని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ f f కి వెళుతుంది దీని కెర్నల్ అంటే ఏమిటి 2 యొక్క కెర్నల్ Zx లోని అన్ని బహుపదిలు అంటేf 0 కాబట్టి ఇప్పుడు నేను పాలినామియల్ రింగులో బహుపది వలయాలలో భాగాహారం గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు R లో ఆల్ఫాను ఫిక్స్ చేస్తే ఏదైనా పాలినామియల్ రింగ్ Rx లో గుర్తుచేసుకోండి Rxలో f లేదా g ఉందని చెప్పుకుందాం మనం g ని X తో భాగించవచ్చు ఎందుకంటే X అనేది మోనిక్ పాలినోమిల్ కాబట్టి మనం g ని X తో భాగించవచ్చు రిమైండర్ g మీరు g ని X తో భాగించినప్పుడు రిమైండర్ g అని నేను నిరూపించాను ఇప్పుడు మీరు ఈ ఆలోచనను మా పరిస్థితికి వర్తింపజేస్తే మనము f ని ఇప్పుడు x 2 తో భాగించినప్పుడు రిమైండర్ మన విషయంలో x 2 అనేది f ఇప్పుడు f కెర్నల్లో ఉంటే ఇప్పుడు f అనేది 2 కెర్నల్లో ఉంటే f 0 కాబట్టి వాస్తవానికి నేను దీన్ని ఇలా వ్రాస్తాను f 0 అయితే మాత్రమే f అనేది కెర్నల్లో ఉంటుంది మరియు ఎందుకంటే అది కెర్నల్ యొక్క నిర్వచనం f కెర్నల్లో ఉంటే మరియు f 0 అంటే f ని x 2తో భాగించినప్పుడు రిమైండర్ 0 గా ఉంటే మాత్రమే ఇది జరుగుతుంది ఎందుకంటే f అనేది f ని x 2 తో భాగించినప్పుడు ఖచ్చితంగా రిమైండర్ అవుతుంది f x 2 0 అంటే బాగాహారం చేసిన తర్వాత రిమైండర్ f 0 అంటే f అనేది x 2 చేత భాగించబడుతుంది రిమైండర్ 0 అయినప్పుడు అది భాగించదగినది అని అంటాం ఉదాహరణకు మీరు 4ని 2తో భాగిస్తే రిమైండర్ 0 కాబట్టి మనము 4 ని 2తో భాగించగలమని చెబుతాము మరోవైపు 5ని 2తో భాగిస్తే రిమైండర్ 1 కాబట్టి 5ని 2 చే భాగించలేమని అంటాము కాబట్టి f అనేది x 2తో భాగించబడుతుంది కాబట్టిf అనేది x 2తో భాగించబడినట్లయితే f అనేది x 2 మల్టిపుల్ అని మరోవిధంగా చెప్తాము కాబట్టి మరో మాటలో చెప్పాలంటే కెర్నల్ అనేది ఖచ్చితంగా x 2 యొక్క అన్ని మల్టిపుల్స్ ల సెట్ అవుతుంది నేను దీన్ని ఇలా వ్రాయగలను ఈ కెర్నల్ 2 సరిగ్గా x 2 h ఇక్కడ h ఏదైనా Zx యొక్క ఆర్బిటరీ పాలినామియల్ గా ఉంటుంది x 2 యొక్క మల్టిపుల్స్ అంటే ఆర్బిటరీ థింగ్ కాబట్టి మనము 2 యొక్క కెర్నల్ను ఎలా వివరిస్తాము కెర్నల్లు ఈ చక్కని రూపాన్ని కలిగి ఉంటాయి ఇప్పుడు నేను మంచి పరిశీలనలుగా పేర్కొనాలనుకుంటున్నాను ఇది ఒక చిన్న లెమ్మా మొదటి ఉదాహరణలో మనము కెర్నల్ను Z Z 4 Z వరకు ఉన్న మ్యాప్లోని 4 యొక్క మల్టిపుల్స్ గా మారాయి కాబట్టి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే Z యొక్క ఏదైనా ఐడియల్ nZ రూపాన్ని కలిగి ఉంటుంది n 0 ఇంటిజర్స్ రింగ్ యొక్క ఏదైనా ఐడియల్ nZ రూపాన్ని కలిగి ఉంటుంది nZ అంటే ఏమిటి కాబట్టి ఇది n యొక్క అన్ని మల్టిపుల్స్ సెట్ కాబట్టి ఇది అన్ని మల్టిపుల్స్ ను వ్రాయడానికి ఒక చిన్న అనుకూలమైన సంజ్ఞామానం కాబట్టి nZ అంటే a అనేది Zలో మారుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఐడియల్ కి ఆ రూపం ఉంటుందని నేను వాదిస్తున్నాను కాబట్టి ఇది చాలా మంచి ఫలితం ఎందుకంటే మీరు స్ట్రేంజ్ సెట్లను ఐడియల్ గా మార్చలేరు కాబట్టి ప్రతి ఐడియల్ ఈ రూపంలో ఉంటుంది ప్రూఫ్ అనేది యూక్లిడియన్ విభజనలను ఉపయోగించి ప్రామాణిక ప్రూఫ్ కాబట్టి దీన్ని త్వరగా చేద్దాం కాబట్టి I ని Zకి ఐడియల్ గా ఉండనివ్వండి I 0 కి సమానం అయితే I అనేది Z యొక్క అడిటివ్ సబ్ గ్రూప్ అని గుర్తుంచుకోండి కాబట్టి అది ఖాళీగా ఉండకూడదు కాబట్టి అది తప్పనిసరిగా 0ని కలిగి ఉండాలి ఒకవేళ అది సరిగ్గా 0 అయితే I అనేది 0Z కాబట్టి మనము సరిగ్గా చేసాము కాబట్టి మనము పూర్తి చేసాము కాబట్టి దయచేసి దీనిపై శ్రద్ధ వహించండి ఇది చాలా బాగుంది సరళమైనది కానీ రింగ్ థియరీలో చాలా ముఖ్యమైన వాదన మరియు ఈ విధమైన విషయం అన్ని సమయాలలో వస్తుంది కాబట్టి I కేవలం 0 మూలకం అయితే అది 0Z రూపంలో ఉంటుంది ఎందుకంటే 0 n a వేరియబుల్ గా భావించి 0 a 0 మాత్రమే మనము ప్రతి ఐడియల్ nZ రూపంలో ఉంటుందని చెప్పుకుంటున్నాము అది కేవలం 0 అయితే అది 0Z I సెట్ జీరో కాదని ఊహించండి ఇతర మాటలలో I కొన్ని ఇతర ఎలెమెంట్స్ ను కలిగి ఉంది కాబట్టి అలా చేయనివ్వండి ముందుగా మనం ఇప్పుడు ఊహించగలమని నేను క్లెయిమ్ చేస్తున్నాను నిజానికి I పాజిటివ్ ఇంటిజెర్స్ ని కలిగి ఉంది I నాన్ జీరో అంటే అది పాజిటివ్ ఇంటిజెర్స్ ని కలిగి ఉంది అని అర్థం అది చాలా సులభమైన ఉదాహరణ కాబట్టి ఉదాహరణకు 10 అనేది I లో ఉంది అని చెప్పుకుందాం I అనేది నాన్ జీరో అని మాకు తెలుసు అది పాజిటివ్ గా ఉంటే మనము పూర్తి చేసాము మనం నెగేటివ్ ఇంటిజర్స్ ని తీసుకుందాం కానీ I ఒక సబ్ గ్రూప్ కాబట్టి 10 కూడా I కి చెందినది I పాజిటివ్ ఇంటిజర్స్ ని కలిగి ఉంది కాబట్టి మన ఊహ ప్రకారం I కొన్ని నాన్ జీరో ఇంటిజర్స్ ను కలిగి ఉంటుంది మీరు పాజిటివ్ నెంబర్ ను ఎంచుకుంటే మీరు పూర్తి చేసారు మీరు నెగిటివ్ సంఖ్యను ఎంచుకున్నారని అనుకుందాం మీరు దాని నెగిటివ్ ను తీసుకుంటారు కాబట్టి I పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది కనుక ఇది సరైనదని నేను ఆశిస్తున్నాను కాబట్టి I పాజిటివ్ ఇంటిజర్స్ ను కలిగి ఉంటుంది ఇప్పుడు నేను ఏమి చేస్తాను అంటే n అనేది I లో అతి చిన్న పాజిటివ్ ఇంటిజర్ నేను ఎల్లప్పుడూ ఎంచుకోగలను మరియు I కొన్ని పాజిటివ్ ఇంటిజర్స్ ను కలిగి ఉంటుంది I అతి పెద్దది కావచ్చని నేను ఎంచుకోలేను కానీ నేను ఎల్లప్పుడూ చిన్నదానిని ఎంచుకోగలను కాబట్టి ఇప్పుడు n అనేది I లో చిన్న పాజిటివ్ ఇంటిజర్ గా ఉండనివ్వండి ఆపై ఎంచుకోండి ఇప్పుడు I అనేది nZ అని క్లెయిమ్ చేస్తున్నాను ఈ n మాకు పని చేస్తుంది I అనేది nZ ఇది ఎందుకు ముందుగా పాజిటివ్ ఇంటిజర్స్ పట్ల శ్రద్ధ వహించనివ్వండి m I m పాజిటివ్ గా ఉండనివ్వండి n ఎంపిక ద్వారా n ఎంపిక ద్వారా m n గా ఉంటుంది m పాజిటివ్ ఉన్నందున n అనేది పాజిటివ్ n అనేది Iలో ఉన్న అతి చిన్న పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి m కనీసం 10 ఇప్పుడు m ని n ద్వారా భాగించండి మనం ఏమి చేయగలం అంటే m nq r మనం ఎల్లప్పుడూ m ని n తో భాగించవచ్చు మరియు దానిని ఇలా వ్రాయవచ్చు మరియు r యొక్క ప్రాపర్టీ ఏమిటి r వాస్తవానికి ఖచ్చితంగా r 0 మరియు n కంటే ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం nతో భాగిస్తే రిమైండర్ m కంటే ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించండి n ఎంపిక ద్వారా Iలో ఉంది అంటే మన ఎంపిక ద్వారా nq అనేది I లో m అనేది I లో ఉంది అంటే m nq అనేది I లో ఉంటుంది ఎందుకంటే n అనేది I లో ఉంటుంది ఐడియల్ ప్రాపర్టీ ద్వారా nq అనేది Iలో ఉంటుంది m అనేది I లో ఉంది ఐడియల్ ప్రాపర్టీ ద్వారా m nq అనేది మళ్లీ I లో ఉంటుంది కానీ m nq అనేది r లో ఉంటుంది అంటే r అనేది I లో ఉంది ఇప్పుడు మనకు ఒక సమస్య ఉంది ఎందుకంటే r పాజిటివ్ గా ఉంటే ఇది వైరుధ్యానికి దారి తీస్తుంది వైరుధ్యం ఏమిటి r పాజిటివ్ గా ఉంటే విభజన ప్రక్రియ ద్వారా ఎంపిక చేయడం ద్వారా r ఖచ్చితంగా n కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి r పాజిటివ్ గా ఉంటే ఎందుకంటే మనకు అప్పుడు ఉంది ఎందుకంటే n చిన్నది I లో n అనేది అతిచిన్న పాజిటివ్ ఇంటిజర్ r అనేది n కంటే తక్కువగా ఉంటే r అనేది n కంటే చిన్నది r అనేది చిన్న పాజిటివ్ ఇంటిజర్ కంటే చిన్నది ఇది ఖచ్చితంగా అసంబద్ధం కాబట్టి r తప్పనిసరిగా 0 అయి ఉండాలి అందువల్ల m అనేది n ద్వారా భాగించబడుతుంది ఇది m అనేది n కి ముల్టిపుల్ అని చెప్పడానికి మరొక మార్గం కాబట్టి మనం చూపించినది ఏమిటంటే మనం I లో ఆర్బిటరీ పాజిటివ్ ఇంటిజర్స్ ని తీసుకున్నాము మరియు అది n యొక్క మల్టిపుల్ అని చూపించాము ఇప్పుడు I లోని ప్రతి ఇంటిజర్ n యొక్క మల్టిపుల్ అని చెప్పాలనుకుంటున్నాము ఇప్పుడు మరోవైపు m నెగటివ్ గా ఉంటే మరియు m అనేది Iలో ఉంటే పై ఆర్గ్యుమెంట్ ద్వారా m కి వర్తించబడుతుంది m అనేది నెగటీవ్ అయితే m అనేది పాజిటివ్ గా ఉంటుంది m అనేది n యొక్క మల్టిపుల్ అని మనకు తెలుసు అయితే I లో m అనేది పాజిటివ్ ఇంటిజర్ అది n యొక్క మల్టిపుల్ అయితే స్పష్టంగా m కూడా అదే విధంగా ఉంటుంది m అనేది n ఏదో ఒక విలువ m అనేది n మైనస్ ఏదో ఒక విలువ అవుతుంది కాబట్టి మనము ముగింపులో సంగ్రహంగా చెప్పాలంటే I లోని ప్రతి ఇంటిజర్ n యొక్క మల్టిపుల్ మనం కూడా Iలో n ఉన్నందున n యొక్క ప్రతి మల్టిపుల్ కూడా I లో ఉన్నాయని కూడా చూపించాలి ఎందుకంటే I ఐడియల్ n ఉంటే ప్రతి 2 n ఉంటుంది 3 n ఉంది n ఉంది 2 n ఉంటుంది కాబట్టి I ఖచ్చితంగా nZ కి సమానంగా ఉంటుంది ఇది చాలా అందమైన ఆర్గ్యుమెంట్ ఇది Zలోని ప్రతి ఐడియల్ nZ రూపంలో ఉంటుందని చూపుతుంది కాబట్టి మనము తరువాత ఐడియల్స్ యొక్క జనరేటటర్స్ గురించి మరింత మాట్లాడబోతున్నాము మరియు ప్రధాన ఐడియల్స్ గురించి మాట్లాడతాము ఆ సమయంలో నేను మీకు గుర్తు చేస్తాను కాబట్టి ఇది నేను తర్వాత ఏమి చేస్తాను అనే దాని యొక్క ప్రివ్యూ మాత్రమే Zలోని ప్రతి ఐడియల్ ప్రధానమైనది కాబట్టి ప్రిన్సిపల్ ఐడియల్స్ "principal ideals" అనేది ఒకే మూలకం ద్వారా రూపొందించబడిన ఐడియల్స్ కాబట్టి నేను తదుపరి ఏమి చేస్తాను అనేదానికి ఇది ప్రివ్యూ కానీ నేను Z లోని ప్రతి ఐడియల్ పాజిటివ్ ఇంటిజర్ n లేదా 0 నాన్ నెగటివ్ ఇంటిజర్ n ద్వారా రూపొందించబడిన ప్రధాన ఐడియల్స్ అని నేను చెప్పాను కాబట్టి నేను ఈ వీడియోను ఇక్కడ ఆపివేస్తాను కానీ తదుపరి వీడియోలో లేదా తదుపరి వీడియోలలో ఒకదానిలో ఒక వేరియబుల్ లేదా ఫీల్డ్లో పాలినామియల్ రింగ్కు అదే ఫలితం ఉందని నేను చూపుతాను ఆ తర్వాత నేను చేస్తాను కాబట్టి ఈ వీడియోలో మనము హోమోమార్ఫిజమ్ల కెర్నల్లను చూశాము ఆ కెర్నల్లు ఏ లక్షణాలను కలిగి ఉన్నాయో మనము చూశాము మరియు అవి మనం ఐడియల్స్ గా నిర్వచించిన వాటికి ఉదాహరణలు అని గమనించాము మనము వివిధ రింగ్లలోని ఐడియల్స్ ఉదాహరణలను పరిశీలించాము మరియు ముఖ్యంగా ఇంటిజర్స్ రింగ్లోని ప్రతి ఐడియల్ నాన్ నెగటివ్ ఇంటిజర్ n కోసం nZ రూపంలో ఉంటుందని మనము చూపించాము ధన్యవాదాలు